ఫోనోలాజికల్ టైపోలాజీ పార్ట్ 1 అందరికీ నమస్కారం అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఏ టైపోలోజికల్ అప్రోచ్ అనే నా ఈ కోర్సు యొక్క ప్రత్యేక సెషన్కు స్వాగతం మరియు మనం ఫోనోలాజికల్ టైపోలాజీ గురించి చర్చిస్తున్నాము నేను సహజ భాషలో ఫోనాలజి యొక్క కొన్ని ప్రాథమిక భావనలతో చర్చను ప్రారంభిస్తాను అవి ఏమిటో మనము ఇప్పటికే కనుగొన్నాము ఫోనోమ్ అంటే ఏమిటి అలోఫోన్ అంటే ఏమిటి ఆపై ఆంగ్లంలో ఎన్ని హల్లులు ఉన్నాయి ఇంగ్లీషులో ఎన్ని అచ్చులు ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా మనము పరిచయ భాగానికి సంబంధించిన ఆంగ్లంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాము కాబట్టి ఇప్పుడు నేను ఏమి చేయబోతున్నాను అంటే నేను మునుపటి యూనిట్లో పదనిర్మాణ టైపోలాజీకి చేసినట్లుగానే కొనసాగబోతున్నాను నేను ఫొనాలజీ బేసిక్స్పై చర్చను పూర్తి చేసినందున నేను ఫొనాలాజికల్ టైపోలాజీ విభాగానికి మారుతున్నాను మరియు ఇక్కడ నేను ఈ కోర్సు యొక్క ఈ యూనిట్ గురించి చెప్పగలిగితే కొన్ని సమస్యలు లేదా కొన్ని కాన్సెప్ట్ లు లేదా కీలక నిబంధనలను నేను పరిష్కరించబోతున్నాను మరియు మళ్ళీ సూచన ఏమిటంటే నేను ప్రధానంగా చర్చా పాయింట్లలోని డేటాను తీసుకుంటాను కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన ఎడిత్ మొరావ్సిక్ పుస్తకం ఇంట్రడ్యూసింగ్ లాంగ్వేజ్ టైపోలాజీ నుండి చాలా ఇన్పుట్లు తీసుకోబడ్డాయి నేను ఎప్పుడూ ఈ పుస్తకాన్ని సూచిస్తూ ఉంటాను మరియు పాల్గొనేవారు తిరిగి వెళ్లి పుస్తకాన్ని తనిఖీ చేయాలని నేను కోరుకుంటున్నాను పిడిఎఫ్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి లేదా మీకు వీలైతే మీరు దానిని కొనుగోలు చేయవచ్చు కానీ మీరు కాపీ ని పొందారని నిర్ధారించుకోండి ఆపై మీరు పుస్తకంలో కనుగొనే డేటాకు తిరిగి వెళ్లండి ఆపై మీరు సాధారణీకరణలకు ప్రాథమికంగా టైపోలాజికల్ సాధారణీకరణలతో సంబంధం కలిగి ఉండవచ్చు భాషాశాస్త్రం యొక్క అన్ని యూనిట్ల గురించి మనము చర్చిస్తున్నాము సరేనా కాబట్టి ఇవి ఈ ప్రత్యేక విభాగంలోని సమస్యలు నేను భాష ఉపయోగించే శబ్దాల గురించి క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణల గురించి మాట్లాడతాను నేను ప్రతి ధ్వనిని ప్రతి L1లో పేర్కొన్నట్లుగా ఒక చిన్న l స్వతంత్ర భాషలు లేదా వ్యక్తిగత భాషలు ఇంగ్లీషు లేదా హిందీ లేదా ఒడియా లేదా చైనీస్ లేదా జపనీస్ లేదా కొరియన్లతో కూడిన భాషను తీసుకుందాం కాబట్టి ఈ భాషలన్నీ స్వతంత్రంగా లేదా వ్యక్తిగతంగా సహజ భాషలు వీటిలో ఉపయోగించే శబ్దాల వరకు మనం తీసుకోగల క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణలు ఏమిటి కాబట్టి మనము ఈ విభాగంలో చర్చించడానికి ప్రయత్నించే ఒక ప్రశ్న ఇది ధ్వనుల సందర్భాన్ని బట్టి శబ్దాలు వైవిధ్య రూపాలను ఎలా తీసుకుంటాయనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను కాబట్టి ప్రతి ధ్వనికి ఆ సందర్భం ఆధారంగా ధ్వనుల సంబంధమైన అంశాలకు సంబంధించినంత వరకు రూపాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో ఒక శబ్దసంబంధమైన సందర్భం ఉంటుంది మనము వాటి రూపంపై దృష్టి సారించిన తర్వాత అన్ని భాషల్లో ఈ ఫోనోలాజికల్ అంశాలు లేదా ఫోనోలాజికల్ యూనిట్లు ఎలా క్రమబద్ధంగా ఉన్నాయో వాటిపై దృష్టి పెడతాము చివరకు మనము క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణకు సంబంధించిన కొన్ని శబ్ద రూపాల గురించి మాట్లాడుతాము కాబట్టి నేను క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా ఊహించబోతున్నాను లేదా మనం చర్చించబోతున్న ఏదైనా సాధారణీకరణపై దృష్టి పెట్టడానికి లేదా నిర్ణయించడానికి మనకు సహాయపడే ప్రాథమిక ధ్వనుల రూపాలు ఏమిటి కాబట్టి చర్చ యొక్క ప్రవాహం పదనిర్మాణంలో జరిగినట్లుగానే ఉంటుంది మనము ఫోనోలాజికల్ యూనిట్ల ఎంపికతో ప్రారంభిస్తాము ఆపై మనము ఫోనోలాజికల్ యూనిట్ల రూపాలకు మారుస్తాము చివరకు మనము ఫోనోలాజికల్ యూనిట్ల క్రమానికి వెళ్తాము కాబట్టి మనము ఇప్పటివరకు ఎలా కొనసాగుతున్నాము ఎంపిక రూపం ఆపై ఆర్డర్ చివరగా మనము క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణలకు సంబంధించిన ప్రాథమిక విషయాల గురించి మాట్లాడుతాము నేను మునుపటి యూనిట్ లేదా మునుపటి విభాగానికి చేసినట్లుగా భాషలు కలిగి ఉండవచ్చు లేదా భాషలు కలిగి ఉండే టైపోలాజికల్ సాధారణీకరణలను నేను చర్చిస్తాను దీని ఆధారంగా మనము ఎన్ని సాధారణీకరణలు ఉన్నాయో మరియు ఈ సాధారణీకరణలు ఎలా ఏర్పడ్డాయో కనుగొనండి మరియు నేను ఎల్లప్పుడూ చెబుతున్నట్లుగా మీ కోసం నా సూచన ఏమిటంటే మీరు మాట్లాడే భాషలు అదే కోవలోకి వస్తాయో లేవో కనుగొనండి పదనిర్మాణ శాస్త్రంలో కూడా మనం ఒక భాషా యొక్క చక్కని ఆకృతి గురించి మాట్లాడుతున్నాము మరియు అది దేనిపై ఆధారపడి ఉంటుంది ఇది ఎంపికపై ఆధారపడి ఉంటుంది మరియు దాని యొక్క అమరిక భాగాల పై ఆధారపడి ఉంటుంది ఫోనాలజీ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది మరియు మనము ప్రాథమికంగా ఈ విధానాలను ఎలా పరిగణించబడతాయో ఈ విధానాలు ఎలా నిర్దిష్ట క్రమం లో ఉంచబడతాయో మనము ప్రాథమికంగా కనుగొంటాము తద్వారా మనకు టైపోలాజికల్ విధానం తెలుస్తుంది చర్చ భాషలతో ప్రారంబిద్దాము శబ్దాలు ఒకదానికొకటి సహ సంభవించేలా అనుమతించబడేవి మరియు వ్యక్తిగతంగా ఏ శబ్దాలతో ప్రారంభించడానికి అనుమతించబడతాయో రెండింటిలోనూ చాలా తేడా ఉంటుంది కాబట్టి ఒక నిర్దిష్ట ధ్వని రెట్రోఫ్లెక్స్ తో ప్రారంభమవుతుందా aతో మొదలవుతుందా లేదా అది ష వంటి పాలటల్ ఫ్రికేటివ్తో ప్రారంభమవుతుందా లేదా అది ng లేదా na లేదా mm వంటి నాసికా ధ్వనితో సంభవించవచ్చా అనేది మనం చెప్పగలం కాబట్టి ఈ రకమైన ధ్వనులు పద ప్రారంభ స్థానం వద్ద ఏ నిర్దిష్ట ధ్వని సంభవించడానికి అనుమతించబడుతుంది లేదా మీరు ఏ విధమైన శబ్దాలు సహ సంభవించగలవో ఏ క్రమంలో ఉండాలి అనే దాని గురించి మాట్లాడవచ్చు కాబట్టి ఇవి మనం గుర్తించవలసిన కొన్ని ప్రాథమిక విషయాలు లేదా మనం ఫోనోలాజికల్ టైపోలాజీని చర్చించినప్పుడు మనం వీటిని కనుగొనవలసి ఉంటుంది ప్రారంభించడానికి మనకు రెండు రకాల క్రాస్ లింగ్విస్టిక్ తేడాలు ఉన్నాయి కాబట్టి నేను సాధారణీకరణలకు వెళ్లే ముందు నేను భాషా వ్యత్యాసాల గురించి మాట్లాడుతాను మొదటి రకం మొదటి రెండు ప్రధాన రకాలు మరియు మనము పరస్పర భాషా వ్యత్యాసాల గురించి చర్చించినప్పుడు మొదటి విషయం ఏమిటంటే భాగాలు లభ్యత మరియు ఇచ్చిన సందర్భంలో వాటి ఎంపిక కాబట్టి భాగాల లభ్యత మరియు వాటి సరైన ఎంపిక ఒక క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణ ఇక్కడ నుండి తీసుకోబడుతుంది మరియు రెండవ క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణ ఉదాహరణల గురించి మనము కాసేపట్లో మాట్లాడుతాము అయితే రెండవ రకమైన అడ్డంకి లేదా మనకు ఉండే క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణ అనేది ఒక రకంగా ప్రధానమైనది కాబట్టి ఇది ఏయే భాగాలు ప్రపంచ భాషల్లో అందుబాటులో ఉన్నాయి ఏ భాగాలు అందుబాటులో లేవు కాబట్టి ఈ రెండు విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇవి రెండు ప్రధాన భాషా వ్యత్యాసాలు ఇవి మనం వెళుతున్న లిటరేచర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ టైపోలాజీ లేదా టైపోలాజీ సాహిత్యంలో కనుగొనవచ్చు సరేనా కాబట్టి ఇప్పుడు ఈ సాధారణీకరణలు ఎలా లెక్కించబడతాయో చూద్దాం నేను చెప్పినట్లుగా మొదటిది ఏయే భాగాలు అందుబాటులో ఉన్నాయి మరియు ఏ భాగాలు అందుబాటులో లేవు భాగాల లభ్యత మరియు దీని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ భాగాలు ఫోనోలాజికల్ భాగాలు కాకుండా వాక్యనిర్మాణం అవుతాయి కాబట్టి భాషాపరంగా ష అనే శబ్దం కనిపించే అవకాశం చాలా తక్కువ అని చెప్పుకుందాం క్షమించండి ఇది వాక్యం ప్రారంభ స్థానంలో కనిపించే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి సాధారణంగా ఏమి జరుగుతుంది భాషా ఇన్వెంటరీలలో లేదా నేను ఇన్వెంటరీలను ప్రాథమికంగా స్టోర్హౌస్ లేదా రిపోజిటరీ అని చెప్పినప్పుడు సౌండ్ సిస్టమ్ విషయంలో క్రాస్ లింగ్విస్టిక్గా పద ప్రారంభ హల్లు క్లస్టర్లో శబ్దం ష వాడకం ఫోనాలజీ ఉదాహరణకి సారూప్యంగా ఉంటుంది కాబట్టి ష సెగ్మెంట్ వినియోగానికి సంబంధించినంత వరకు భాషలు వేర్వేరు ఎంపికలను చేస్తాయి పదం లేదా ప్రారంభంలో ష ధ్వనిని కలిగి ఉన్న కొన్ని భాషలు ఉన్నాయి లేదా మనం దానిని పద ప్రారంభ హల్లు క్లస్టర్ అని పిలుస్తాము కాబట్టి భాషలను రెండు వర్గాలుగా విభజించవచ్చు వర్గం A ఇది ప్రారంభ హల్లుల క్లస్టర్ అనే పదంలో ఫ్రికేటివ్ అయిన ష ని అనుమతిస్తుంది మరియు ప్రారంభ హల్లుల క్లస్టర్ అనే పదంలో ష వాడకాన్ని అనుమతించని కొన్ని భాషలు కూడా ఉన్నాయి చాలా సందర్భాలలో ష అనే శబ్దం చాలా తరచుగా ఉపయోగించబడదని మీరు చూస్తారు కానీ అది అలా అని అర్థం కాదు అది చాలా అరుదు కానీ అది అసాధ్యం కాదు ఉదాహరణకు బంగ్లా వంటి దక్షిణాసియా భాషలో ష తో ప్రారంభమయ్యే నిర్దిష్ట పదాలు ఉంటాయి అప్పుడు మనకు ఇక్కడ ఉన్న ఇతర రకమైన పరిమితి ఏమిటంటే ఏ భాషలో అందుబాటులో లేని సాధ్యమైన శబ్దాలు ఏమిటి కాబట్టి మనం చూసిన మొదటిది sh అనేది సాధ్యమవుతుంది లేదా ప్రారంభ హల్లుల క్లస్టర్ అనే పదంలో భాగంగా ప్రారంభ హల్లుల క్లస్టర్గా సాధ్యమవుతుంది కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి హల్లుల క్లస్టర్ల ఆధారంగా వర్గాల విషయంలో ఎప్పటికీ సాధ్యం కాని కొన్ని పరిస్థితులు ఉంటాయి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను పదం ప్రారంభ స్థానంలో సాధారణంగా కనిపించని అధిక గుండ్రని అచ్చులను చెప్పుకుందాం కానీ ఒక భాష ఉదాహరణకు టర్కిష్ విషయంలో మీరు ఇలాంటిదే కనుగొనవచ్చు కాబట్టి చాలా భాషలు అనుమతించని కొన్ని పరిమితులు ఉంటాయి కానీ ఈ రకమైన నమూనా అన్నిచోట్లా కాకపోవచ్చు లాంగ్వేజ్ ఇన్వెంటరీ లో అందుబాటులో ఉన్న ఫోనోమ్స్ పై ఆధారపడి ఉండే సౌండ్ల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటే ష లభ్యత లేదా ప లభ్యత లేదా అధిక గుండ్రని అచ్చు లభ్యతని క్లెయిమ్ చేయడం చాలా సులభం కాదు మీ వద్ద ఉన్న భాషా నమూనా ఏమిటి భాష నమూనాపై ఆధారపడి మీరు ఈ సాధారణీకరణను చేయవచ్చు కానీ మీరు సంపూర్ణ సార్వత్రిక లక్షణం గురించి మాట్లాడినట్లయితే అది సాధ్యం కాకపోవచ్చు ఉదాహరణకు హిందీని తీసుకుందాం నేను దక్షిణాసియా భాషల నుండి ఉదాహరణలు ఇస్తున్నాను హిందీ అత్యంత విస్తృతంగా అధ్యయనం చేయబడిన SAL లేదా అత్యంత విస్తృతంగా అధ్యయనం చేయబడిన దక్షిణాసియా భాషలలో ఒకటి రెండు విభిన్న రకాల ప్లోసివ్ లు ఉన్నాయి మరియు ఈ రెండు ప్లోసివ్లు అవి వాస్తవానికి అలోఫోన్లుగా పరిగణించబడతాయి సరేనా కాబట్టి అవి అలోఫోన్లుగా పరిగణనలోకి తీసుకుంటే ఇది మొదట్లో పదం లాగా ఉంటుందని క్లెయిమ్ చేయడం నిజంగా సాధ్యం కాదు అది ఇదే అర్థాన్ని కలిగి ఉండవచ్చు నేను దానిని కొంచెం క్లిష్టంగా చేసే ముందు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను హిందీలో మీకు పల్ మరియు ఫల్ వంటివి ఉంటాయి కాబట్టి pa మరియు pha స్పష్టంగా అలోఫోన్లు హిందీలో కాదు ఇంగ్లీష్ వంటి భాషలో ఉంటాయి కానీ హిందీ విషయానికొస్తే అవి అలోఫోన్ల వలె పని చేయవు వాటికి ఒకే అర్థం లేదు నేను ఇక్కడ పదాలు రాస్తున్నాను కాబట్టి నేను దీనిని వ్రాసేటప్పుడు వ్రాసేటప్పుడు దీని అర్థం కొంత సమయం లేదా మరొకటి నేను ఇ ప్లోసివ్లు వ్రాస్తున్నాను అంటే ఇది సమయం కుచ్ పల్ అని చెప్పవచ్చు కాబట్టి అది పండు అవుతుంది ఇవీ హిందీ ఉదాహరణలు కాబట్టి pa మరియు pha ఇంగ్లీషు వంటి భాషలో అలోఫోన్లు కావచ్చు కానీ ఇది హిందీలో అలోఫోన్గా పరిగణించబడదు ఎందుకంటే ఇంగ్లీషులో అది అలోఫోన్లు కావచ్చు కానీ హిందీలో అది అలా ఉండదు ఎందుకంటే అవి ఆ రకంగా లేవు ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడవు సరేనా అవి కాంప్లిమెంటరీ డిస్ట్రిబ్యూషన్ లాగా ఉండవు లేదా మీరు ప్లోసివ్ pa ని తీసుకుంటే అది వేరొక అర్థాన్ని కలిగి ఉంటుంది మరియు ఆశించిన ధ్వనితో కూడిన ప్లోసివ్ ఫా వేరే అర్థాన్ని కలిగి ఉంటుంది అది పాల్ అయినప్పుడు అది సమయం అవుతుంది అది సమయంగా పరిగణించబడుతుంది మరియు అది ఫల్ అయినప్పుడు అది పండు అనే అర్థం వలె పరిగణించబడుతుంది కాబట్టి అది వేరే వాటిలో సాధ్యం కాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు ప్రపంచంలోని చాలా భాషలలో సంపూర్ణ సార్వత్రికమైనవిగా పరిగణించబడే నమూనాను కనుగొనడం అంత సులభం కాదు అయినప్పటికీ ధ్వని స్థాయిలో మనకు అన్ని పరిమితులు ఉన్నప్పటికీ టైపోలాజిస్ట్ లు ఇప్పటికీ కొన్ని సాధారణీకరణలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు వీటిని ఫోనోలాజికల్ టైపోలాజీ సాహిత్యంగా పరిగణించవచ్చు పరిమితులు ఉన్నప్పటికీ విధానం లో మనకు ఉన్న పరిమితులు మరియు పరిగణించబడిన నమూనా పరిమాణం ఉన్నప్పటికీ చాలా సందర్భాలలో ఇది వర్తిస్తుంది సరేనా ఇప్పుడు మనము ఈ సాధారణీకరణలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తాము ఫోనోలాజికల్ టైపోలాజీలో మొదటి సాధారణీకరణ అది కాబట్టి మనము ప్రారంభించడానికి మొదటి సాధారణీకరణ గురించి మాట్లాడుతాము ఈ సాధారణీకరణను ముందుగా చదవండి ఆపై మనం డేటాను ఎలా పరిగణించబోతున్నామో చూద్దాం అన్ని భాషలలో అన్ని పదాలు తప్పనిసరిగా కనీసం ఒక స్వర విభాగాన్ని కలిగి ఉండాలి కాబట్టి నేను స్వర విభాగం అని చెప్పినప్పుడు మీరు దానిని సిలబిక్ సెగ్మెంట్ అని కూడా పిలవవచ్చు ప్రాథమికంగా వాక్యంలో అచ్చు ధ్వని ఉండటం అన్నమాట కాబట్టి ప్రపంచంలోని ఏ భాషలోనైనా సిలబిక్ లేదా అచ్చు శబ్దం లేని పదం లేదు కాబట్టి ఇక్కడ మనము రెండు భాషలను కలిగి ఉన్నాము ఉదాహరణకు రెండు భాషల నుండి డేటా చుమాష్ వంటి భాష అల్వియోలార్ సిబిలెంట్ లతో పదాలను కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఫొనెటిక్ ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే అక్కడ ఒక సిలబిక్ లేదా స్వరానికి సంబంధించిన ఒక రకమైన ధ్వని ఉందని మీరు చూస్తారు పాలటల్ సిబిలెంట్ ఉన్న పదాలు ఇది అల్వియోలార్ సిబిలెంట్ మరియు 1 బి ఉదాహరణ పాలటల్ సిబిలెంట్ పాలటల్ సిబిలెంట్లో కూడా మీరు au రకమైన ధ్వనిని కలిగి ఉంటారు ఇతర భాషల విషయంలోనూ అదే విధంగా ఉంటుంది మన దగ్గర ఉన్న అత్యంత విస్తృతంగా అధ్యయనం చేయబడిన భాష ఆంగ్లం మరియు సూసీ షూ షైన్ షాప్ లో కూర్చోవడం నేను చూశాను మరియు రెండవ ఉదాహరణ she shines she sits కాబట్టి ఇవి చాలా నాలుక మెలితిప్పినట్లు ఉంటాయి ఈ సందర్భంలో ఇలాంటి ఉదాహరణలో మీరు ఇంగ్లీష్ డేటాను విశ్లేషించినప్పుడు ప్రాథమికంగా ఆంగ్లంలో ఉన్నాయి అని మీరు చూస్తారు కాబట్టి ఇది అల్వియోలార్ సిబిలెంట్ని సూచిస్తుంది మరియు ఇది పాలటల్ సిబిలెంట్ ని సూచిస్తుంది సరేనా కాబట్టి ఈ సందర్భంలో స మరియు ష ఇవి కూడా పాలటల్ లు అవుతాయి కానీ మీకు ch శబ్దం ఉన్నప్పుడు అది సిబిలెంట్ కంటే పాలటాల్ మరియు ప్లోసివ్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో కూడా హంగేరియన్ ఉదాహరణలో మీరు ఇక్కడ ఎన్ని పదాలను కలిగి ఉన్నా ప్రతి యూనిట్లో లేదా ప్రతి విభాగంలో లేదా ప్రతి అక్షరంలో మీరు ఖచ్చితంగా స్వర ధ్వనిని కలిగి ఉంటారు మరియు ఈ అల్వియోలార్ సిబిలెంట్ లేదా పాలటల్ సిబిలెంట్ స్వర ధ్వనిని కలిగి ఉంటారు కాబట్టి ఇంగ్లీషులో అల్వియోలార్ సిబిలెంట్ సా మరియు తరువాత పాలటల్ సిబిలెంట్ ష కాబట్టి ఇంగ్లీష్ మరియు నార్వేజియన్ డేటా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది టర్కిష్ విషయంలో ఏమి జరుగుతుందో చూద్దాం టర్కిష్ ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే అచ్చు ముందు లేదా వెనుక ఉన్నదానిలో భిన్నమైన అలోమోర్ఫ్ కలిగి ఉంటుంది కాబట్టి అచ్చు ముందు భాగంలో ఉంటే అది భిన్నమైన అలోమోర్ఫ్ మరియు వెనుక భాగంలో వేరే రకమైన అలోమోర్ఫ్ అవుతుంది ఇది అచ్చు కుడి యొక్క కాండం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ పదనిర్మాణ వివరాలలోకి వెళ్లడం లేదు అన్ని పదాలు తప్పనిసరిగా కనీసం ఒక స్వర విభాగాన్ని కలిగి ఉండాలని చెప్పే ఫోనోలాజికల్ సాధారణీకరణపై దృష్టి పెడతాము ఇక్కడ కూడా అలాంటిదేదో జరుగుతోంది పిల్లల కోసం టర్కిష్ కౌంటర్ 3a డేటా సంఖ్యను చూస్తారు ప్రతి యూనిట్లో ఒక సిబిలెంట్ ఉంటుంది లేదా స్వర విభాగం ఉంటుంది లేదా అచ్చు ఉంటుంది కాబట్టి కోకుక్ ఆపై లార్ ఆపై కోపెక్ లెర్ ది ఎ సౌండ్ ది ఇ సౌండ్ లు ఉన్నాయి అలాగే డాగ్స్ విలేజ్ ఫోటో స్ట్రెయిట్ మరియు రెస్టారెంట్ వంటి ఈ డేటాను మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రతి డేటాలోని స్వర విభాగాలను మీరు ఖచ్చితంగా కనుగొంటారు హంగేరియన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి హంగేరియన్ డేటా ఇక్కడ కలప్ ఆన్ కెరెట్ ఎన్ లేదా ఫువ్ ఆన్ లో ఇవ్వబడింది కాబట్టి ఈ సందర్భాలలో కూడా ప్రతి అక్షరానికి మీరు ఒక సిలబిక్ ధ్వని లేదా ఒక స్వర విభాగాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇది ప్రపంచ భాషల మొదటి సాధారణీకరణ గురించి తెలియజేస్తుంది